ఇంతకు ముందు పాఠంలో మనముఈ రెండవ ఉదాహరణ 4 x 4 మాత్రికను పరిష్కరిస్తున్నాము అదే మాత్రిక ఇక్కడ చూపబడింది తగ్గించిన మొదటి మాత్రికను పొందడానికి మనము అడ్డు వరుసలోని కనిష్ట విలువను తీసివేయడం జరిగింది మరియు తగ్గించిన రెండవ మాత్రికను పొందడానికి మనము నిలువు వరుసలోని కనిష్ట విలువను తీసివేయడం జరిగింది ఇప్పుడు తగ్గించిన ఈ రెండవ మాత్రికలో ప్రతి అడ్డు వరుసలోను మరియు ప్రతి నిలువు వరుసలో సున్నా ఉంది కాబట్టిఇప్పుడు మనము ఈ మాత్రికలో అసైన్మెంట్ చేయవచ్చు అందువల్ల మనము అసైన్మెంట్ మొదటి అడ్డు వరుసతో మొదలు పెట్టాము ఎందువలన అంటే అక్కడ ఒకే ఒక సున్నా ఉంది కాబట్టి ఇక్కడ అసైన్మెంట్ చేసాము తరువాత మనము రెండవ అడ్డు వరుసలోకి వెళ్ళాము అక్కడ కూడా ఒకే ఒక సున్నా ఉంది కాబట్టి ఇక్కడ కూడా అసైన్మెంట్ చేశాము మరియు మరొక సున్నాను కొట్టివేయడం జరిగింది తరువాత మూడవ వరుసలో రెండు సున్నాలు ఉన్నాయి కాబట్టి మనము ఇక్కడ అసైన్మెంట్ చేయడం లేదు తర్వాత నాలుగవ అడ్డు వరుసలో అసైన్మెంట్ చేయదగిన సున్నాలు లేవు కాబట్టి మనము ఇక్కడ అసైన్మెంట్ చేయడం లేదు అందువల్ల మనము మొదటి నిలువు వరుస వద్దకు వెళ్లి అక్కడ అసైన్మెంట్ చేశాము మరియు అదే అడ్డు వరుస లోని సున్నాను కొట్టివేయడం జరిగింది దానిని X తో చూపిస్తున్నాము ఇప్పుడు ఇక్కడ మనం ఎటువంటి అసైన్మెంట్ చేయలేము ఎందువల్ల అంటే ఈ మాత్రికలోని అన్ని సున్నాలు అసైన్మెంట్ చేయబడి ఉన్నాయి లేదా కొట్టివేయబడి ఉన్నాయి దాని అర్థం ఏమిటంటే అవి అసైన్మెంట్ చేయదగినవి కాదు కానీ మనకు ఇక్కడ 4 అసైన్మెంట్లుకు బదులు కేవలం 3 అసైన్మెంట్లు మాత్రమే ఉన్నాయి అందువల్ల మనము మరొక పద్ధతిని ఉపయోగిస్తాము మనము ఇప్పుడు అసైన్మెంట్ చేయని అడ్డు వరుసకు టిక్ మార్క్ చేయడం జరిగింది ఇది మన మొదటి టిక్ మరియు ఒకవేళ ఆ అడ్డు వరుసలో ఎక్కడన్నా సున్నా ఉన్నట్లయితే అప్పుడు సంబంధిత నిలువు వరుసకు కూడా టిక్ మార్క్ చేయాలి అందువల్ల ఈ అడ్డు వరుసలో ఒక సున్నా ఉంది కాబట్టి మనము సంబంధిత నిలువు వరుసకు టిక్ మార్క్ చేసాము అదిమనకు ఇక్కడ వస్తుంది ఇప్పుడు ఒకవేళ నిలువు వరుసకు ఇంతకు ముందే టిక్ చేయబడి ఉంటే మరియు నిలువు వరుసలో అసైన్మెంట్ ఉంటే అప్పుడు సంబంధిత అడ్డు వరుస కూడా టిక్ మార్క్ చేయాలి అందువల్ల ఇక్కడ ఒక అసైన్మెంట్లు ఉంది కాబట్టి మనము అడ్డు వరుసకు కూడా టిక్ మార్క్ చేశాము ఇప్పుడు ఈ టిక్ మార్క్ వస్తుంది ఇప్పుడు మనకు ఒక కండిషన్ ఉంది అదేమిటంటే ఒకవేళ అడ్డు వరుసలో ఇంతకు ముందే టిక్ మార్క్ చేయబడి ఉంటే మరియు ఒకవేళఆ వరుసలో 0 ఉన్నట్లయితే ఆ 0 ఉన్న నిలువు వరుసకు టిక్ మార్క్ చేయాలి కాబట్టి ఈఅడ్డు వరుసలో సున్నా ఉంది కానీ ఆ 0ఉన్న నిలువు వరుసలో ఇంతకు ముందేటిక్ మార్క్ చేయబడినది మరియు ఒకవేళ ఈ నిలువు వరుసలో ఇంతకు ముందే టిక్ మార్క్ చేయబడి ఉంటే మరియు అదే వరుసలో అసైన్మెంట్ ఉన్నట్లయితే అప్పుడు సంబంధిత అడ్డు వరుసకు టిక్ మార్క్చేయాలి అది ఇంతకు ముందే చేశాము కాబట్టి ఇక్కడ ఇంకా టిక్ మార్క్ చేయడానికిసాధ్యంకాదు ఇప్పుడు మనము టిక్ మార్క్ చేయబడని అడ్డు వరుసలు మరియు టిక్ మార్క్ చేసిన నిలువు వరుసలు ద్వారాలైన్స్ గీయాలి అదే మనము ఇక్కడ చేశాము అదేమిటంటే టిక్ మార్క్ చేయని అడ్డు వరుసలు మరియు టిక్ ఈ మార్క్ చేసినటువంటి నిలువు వరుసల ద్వారా లైన్స్ గీశాము ఈ అడ్డు వరుస మరియు టిక్ మార్క్ చేయబడిన నిలువు వరుస ద్వారా లైన్స్ గీశాము ఇవి టిక్ మార్క్ చేయబడని అడ్డు వరుసలు మరియు ఇక్కడ టిక్ మార్క్ చేసిన నిలువు వరుసలు కాబట్టి ఈ లైన్స్ టిక్ మార్క్ చేయబడని అడ్డు వరుసలు మరియు టిక్ మార్క్ చేసిన నిలువు వరుసలు ద్వారా గీయాలి ఇప్పుడు మనకు రెండు ఆసక్తికరమైన విషయాలు జరిగినవి అవేమిటంటే మనము ఇక్కడ 3 లైన్స్ గీశాము మరియు 3 అసైన్మెంట్లు చేశాము మరియు అంతే కాకుండామాత్రికలోని అన్ని సున్నాలు ఒకటి లేదారెండు లైన్స్ ద్వారా కొట్టివేయబడి ఉంటాయి కానీ ఈ మాత్రిక విషయంలో ఎన్ని సున్నాలు ఒకే లైన్ ద్వారా కవర్ చేయబడి ఉన్నాయి అంతే కాకుండా ఈ మాత్రిక లోని అన్ని సున్నాలును కవర్ చేయడానికి మనకు మూడు లైన్స్ అవసరం అని కూడా చెప్పవచ్చు కాబట్టిటికింగ్ మరియు డ్రాయింగ్ అన్ని సున్నాలును కనీస సంఖ్యలో లైన్స్ తో కవర్ చేయడానికి ప్రయత్నించే మార్గమేఅల్గోరిథమిక్ మార్గం కాబట్టి మూడు సున్నాలు ఉంటే అప్పుడు మనము దానిని మూడు లైన్స్ తో చేయగలుగుతాము లేదా ప్రత్యామ్నాయంగా మనకు మూడు లైన్స్ వస్తే గరిష్టంగా మూడు అసైన్మెంట్లు సాధ్యమే కాబట్టి మనము దీన్ని చేసాము ఇప్పుడు మనము దీన్ని పరిశీలిద్దాం ఇక్కడ అన్ని సున్నాలు ఒకటి లేదా రెండు లైన్స్ ద్వారా కవర్ చేయబడ్డాయి ఉదాహరణకు 2 1 1 2 2 3 ఎందుకంటే ఒక లైన్ లేదా రెండు లైన్స్ ఇప్పటికే సున్నాలు గుండా వెళుతున్నాయి ఇప్పుడు లైన్ చేత కవర్ చేయబడిన అన్ని అంకెల నుండి కనిష్ఠ అంకెను తీసుకోండి అంటే 2 1 1223 నుంచికనిష్ట అంకెను తీసుకోవాలి కాబట్టి ఈ అంకెలు లో కనిష్ట అంకె 1 మరియు ఇదిరెండు స్థానాలలో ఉంది ఈ కనిష్ట అంకె పాజిటివ్ ఉండాలి ఎందుకంటే మాత్రికలోని అన్ని సున్నాలు ఒకటి లేదా రెండు లైన్స్ చేత కవర్ చేయబడి ఉన్నాయి కాబట్టితీసుకున్న అంకెలలో కనిష్ట అంకె 1 మరియు కనిష్ట అంకెను తీట θ అని పిలుస్తాము కాబట్టి θ1 ఇప్పుడు మనము ఏంచేయాలంటే ఈమాత్రికను తీసుకుని ఎక్కడ అయితేరెండు linesకలుస్తున్నాయో అక్కడ తీట θ నుకలపాలి ఉదాహరణకు ఈ స్థానంలో తీట θ ను కలపాలి తీట θ ను కలిపిన తర్వాత 2 3 గా మారుతుంది1 2 గా మారుతుంది కానీ ఎక్కడైతే కేవలం ఒక లైన్ మాత్రమే వెళుతుందో అక్కడ తీట θ ను కలపకూడదు అంటే 4 మళ్ళీ 4 గాను 0 మళ్ళీ 0 గాను 2 మళ్లీ 2 గాను మిగిలిపోతాయి ఎక్కడైతే లైన్ గీయడం లేదోఆ అంకెలు లేదా సంఖ్యలు నుండి తీట θ ను తీసివేయడం జరుగుతుంది అందువల్ల ఈ 2 1గా మారుతుంది ఈ 1 0 గా మారుతుంది ఈ 1 0 గా మారుతుంది ఈ 3 2 గా మారుతుంది ఈ 2 1 గా మారుతుంది మరియు ఈ 2 1 గా మారుతుంది కాబట్టి ఈ మార్పులు చేసి కొత్త మాత్రిక ను సృష్టించాలి కాబట్టి నేను మళ్లీ మార్పు చేసినమాత్రికను చూపిస్తున్నాను నేను టిక్ మార్కులు మరియు కనిష్ట విలువ 1ని చూపిస్తున్నాను 4 మళ్లీ అలాగే ఉంటుందిఎందువల్ల అంటే 4 ద్వారా ఒకటే లైన్ వెళుతుంది కాబట్టి 4 మళ్లీ అలాగే ఉంటుంది అంకె 2 నుండి 2 లైన్స్ వెళుతున్నాయి కాబట్టి 2 3 గా మారింది కాబట్టి 2 3 గా మారుతుంది ఇంకా 0 0 లాగే ఉంటుంది ఇంకా 2 2 గానే ఉంటుంది ఈ 2 1 గా మారుతుంది ఎందువల్ల అంటే ఈ 2 నుండి ఎలాంటి లైన్ వెళ్లలేదు ఇంకా 0 0 లాగే ఉంటుంది ఈ 1 0 అవుతుంది ఈ 1 0 అవుతుంది ఇంకా మూడవ 0 0 లాగే ఉంటుంది ఈ 1 2 గా మారుతుంది ఈ 2 2 లాగే ఉంటుంది ఈ 0 0 లాగే ఉంటుంది ఈ 3 2 గా మారుతుంది ఈ 0 0 లాగే ఉంటుంది ఈ 2 1 గా మారుతుంది మరియు ఈ 2 1 గా మారుతుంది ఇప్పుడు మనం ఇంతకు ముందు మాత్రిక నుంచి మరొక మాత్రికను లేదా కొత్త మాత్రికను పొందాము ఇప్పుడు నేను ఈమాత్రిక కు మరియు ఈమాత్రిక కు పరిష్కారం ఒకటే అని చెప్పబోతున్నాను ప్రస్తుతానికి ఈ మాత్రిక పరిష్కారం మరియు అసలు మాత్రిక కు పరిష్కారం ఒకటే అని చెప్పినప్పుడు దాన్ని అకారణంగా పొందడం కొంచెం కష్టం అవుతుంది మనం ఒకవేళస్థిరాంకాన్ని కలిపినా లేదా తీసివేసినా ముఖ్యంగా కలపడం వల్ల లేదా తీసివేయడం వల్ల కొన్నిసార్లు పరిష్కారం మారదు ఇక్కడ మనము స్థిరాంకాన్ని స్థిరంగా కలపడం లేదా తీసి వేయడం లేదు కొన్ని స్థానాలలో మనము అడ్డు వరుసలకు కలుపుతున్నాము మరియు కొన్ని స్థానాల్లోదానిని అలాగే ఉంచుతున్నాము ఒకవేళ మనము వేరే అడ్డు వరుస తీసుకుంటే కొన్ని స్థానాలలో మనం తీసివేస్తున్నాము మరియు కొన్ని స్థానాలలో మనము దానిని అలాగే ఉంచుతున్నాము ఒకవేళ మీరు నిలువు వరుస తీసుకుంటే నేను తీసేస్తాను లేదా నేను దానిని అలాగే ఉంచుతాను లేదా నేనుకలుపుతాను మరియు నేను దానిని అలాగే ఉంచుతాను కాబట్టి ఒక అడ్డు వరుస లేదా ఒక నిలువు వరుసలో కొన్ని స్థానాలులో నేను కలుపుతున్నాను మరియుకొన్ని స్థానాలులో తీసి వేస్తున్నాను అయితే నేను ఆఅసెన్షన్ తో పరిష్కారం చేస్తాను మరియు అది ఎంతవరకు నిజం అనేది తర్వాత చూపిస్తా ఇప్పుడు ఈ మాత్రికకు పరిష్కారంచేసి ఒకే విధమైన పరిష్కారం వస్తుందో లేదో చూస్తాను కాబట్టి నేనుఈ కొత్త మాత్రికకు అసైన్మెంట్ చేయడం ప్రారంభించాను కాబట్టి నేను మొదటి అడ్డు వరుసను చూస్తాను మొదటి అడ్డు వరుసలో ఒక 0 మాత్రమే ఉంది కాబట్టి నేను ఒక అసైన్మెంట్ చేస్తాను మరియు నేను ఒక అసైన్మెంట్ చేసినప్పుడు ఈ 0 వెళ్తుంది కాబట్టి ఇది X ద్వారా చూపబడుతుంది ఇప్పుడు 2వ అడ్డు వరుసలో 2 అసైన్మెంట్లు కాబట్టి నేను ప్రస్తుతం అసైన్మెంట్ ఇవ్వను 3వ అడ్డు వరుసలో మళ్ళీ 2 అసైన్మెంట్లు ఉన్నాయి కాబట్టి నేను ప్రస్తుతం అసైన్మెంట్ ఇవ్వను 4వ అడ్డు వరుసలో 1 అసైన్మెంట్ మాత్రమే ఉంది కాబట్టి నేను ఇక్కడ ఒక అసైన్మెంట్ ఇస్తాను నేను ఇప్పుడు మళ్ళీ రెండు అసైన్మెంట్లు చూపించబోతున్నాను ఇది మన మొదటి అసైన్మెంట్ మరియు ఇది మన రెండవ అసైన్మెంట్ మన మరియు మనము ఈ అసైన్మెంట్ చేసినప్పుడు ఇది కూడా వెళ్తుంది కాబట్టి ఇది మరో X ద్వారా చూపబడుతుంది ఇప్పుడు నేను కాలమ్ వారీగా చూస్తాను 1వ నిలువు వరుసకు ఒక 0 ఉంది కాబట్టి నేను ఒక అసైన్మెంట్ చేయగలను కాబట్టి నేను ఆ అసైన్మెంట్ ను boxలో పెట్టబోతున్నాను ఇది మన మొదటి అసైన్మెంట్ ఇది మన రెండవ అసైన్మెంట్ ఇప్పుడు ప్రతి నిలువు వరుసకు కేవలం 0 మాత్రమే ఉంది కాబట్టి అసైన్మెంట్ చేయండి ఆ తర్వాతమిగిలిన 0లను X ద్వారా చూపించండి ఇప్పటికే రెండవ నిలువు వరుస కేటాయించబడింది 3వనిలువు వరుస ఇప్పటికే కేటాయించబడింది ఇక్కడ చూపించిన విధంగా 4వ నిలువు వరుసలో నేను ఇక్కడ ఒక అసైన్మెంట్ చేయగలను కాబట్టి ప్రస్తుతం ఇది నీలం రంగు మాత్రమే చూపిస్తుంది కాబట్టి ఇది మన మొదటి అసైన్మెంట్ అని చూపించడానికి నేను boxలో పెడుతున్నాను ఇది మన రెండవ అసైన్మెంట్ ఇది మన మూడవ అసైన్మెంట్ మరియు ఇది మన 4వ అసైన్మెంట్ ఎందుకంటే ఈ నిలువు వరుస లేదా ఈ అడ్డు వరుసకు ఒకే ఒక అసైన్మెంట్ చేయగలిగిన 0 మాత్రమే ఉంది కాబట్టి ఇప్పుడు మనము 4అసైన్మెంట్లు పొందాము అందువల్లమనకు పరిష్కారం లభించింది కాబట్టి ఈ వైపు నీలం రంగులో చూపబడిన 4 అసైన్మెంట్లు ఇవి వీటిని హైలైట్ చేయడానికి మాత్రమే ఇవి 1 2 3 మరియు 4 అసైన్మెంట్లు సంబంధిత ఖర్చులు 4 9 13 9 22 6 28 కాబట్టి మనము ఇప్పుడు ఉత్తమ పరిష్కారం పొందడానికి ఈ అసైన్మెంట్ సమస్యను పరిష్కరించాము కాబట్టి ఇప్పుడు అల్గోరిథం అంటే ఏమిటి అల్గోరిథం మాత్రిక తో ప్రారంభమవుతుంది మొదటి మాత్రికలో అన్ని ఖర్చులు 0 కన్నా ఎక్కువ లేదా సమానంగా ఉండాలి ప్రతి అడ్డు వరుస నుండి కనిష్ట విలువను తీసివేయండి ప్రతినిలువు వరుస నుండి నిలువు వరుస కనిష్టాన్ని తీసివేయండి అసైన్మెంట్లు చేయండి మీరు అసైన్మెంట్లు చేసినప్పుడు అడ్డు వరుసలో ఒక అసైన్మెంట్ చేయగల 0 మాత్రమే ఉంటే లేదానిలువు వరుసలో ఒక అసైన్మెంట్ చేయగల 0 మాత్రమే ఉంటే మీరు అసైన్మెంట్ చేస్తారు ఒకవేళ అడ్డు వరుసలో కానీ నిలువు వరుసలో కానీ ఒక అసైన్మెంట్ చేయగల సున్నా కంటే ఎక్కువగా ఉంటే మీరు అసైన్మెంట్ చేయరు అన్ని 0 లను అసైన్మెంట్ చేసేవరకు లేదా క్రాస్ చేసే వరకు మీరు అసైన్మెంట్ లను కొనసాగిస్తారు ఒకవేళ ఈ 4వ కేసులో మీకు n అసైన్మెంట్లు ఉంటే మీరు పరిష్కారాన్ని చేరుకున్నారు అని అర్థం ఒకవేళ లేకపోతే అప్పుడు కనీసం కేటాయించబడని ఒక అడ్డు వరుస ఉంది అని అర్థం కాబట్టి ఇప్పుడు టికింగ్ చేయడానికి కొనసాగండి అసైన్మెంట్ చేయని అడ్డు వరుసను టిక్ చేయండి 0 ఉంటే ఆ నిలువు వరుసను టిక్ చేయండి టిక్ చేసిననిలువు వరుసకు అసైన్మెంట్ ఉంటే తిరిగి వెళ్లి ఆ అడ్డు వరుసను టిక్ చేసి దాన్ని పునరావృతం చేయండి అసైన్మెంట్ చేయని అడ్డు వరుసలు మరియు టిక్ చేసిన నిలువు వరుసల ద్వారా గీతలు గీయండి అన్ని 0 లు గీతలు ద్వారా కవర్ చేయబడతాయి ఇప్పుడు ఆ సంఖ్యలను చూడండి అవి ఒక గీతతో కవర్ చేయబడవు ఆ సంఖ్యలు అన్నీ సానుకూల సంఖ్యలుగా ఉంటాయి వాటిలో కనిష్టాన్ని తీసుకోండి ఈ కనిష్టాన్ని రెండు గీతలు కలిగి ఉన్న స్థానాలకు కలపండి మరియు గీతలు లేని స్థానాల నుండి ఈ కనిష్టాన్ని తీసివేయండి మరియు మిగిలిన వాటిని అదే విధంగా ఉంచండి అనగా ఒక లైన్ గుండా ఉన్న సంఖ్యలు అవి అదే విధంగా ఉంటాయి ఇప్పుడు తగ్గినమాత్రికను పొందండి మీకు 4 అసైన్మెంట్లు లేదా n అసైన్మెంట్లు వచ్చేవరకు అసైన్మెంట్లు చేయడం అవసరమైతే టికింగ్ మరియు లైన్ డ్రాయింగ్ విధానం చేయడానికి మళ్ళీ తిరిగి వెళ్ళండి కాబట్టి ఇక్కడ ఒక పునరావృతం ఒక టికింగ్ మరియు లైన్ డ్రాయింగ్ లో మనకు పరిష్కారం లభించే పరిస్థితులు ఉంటాయి ఇక్కడ ఒకటి కంటే ఎక్కువసార్లు చేయాలి కాబట్టి అల్గోరిథంను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనము ఇప్పుడు రెండు సమస్యలను పరిష్కరించాము ఇప్పుడు మనము 3వ ఉదాహరణను చూద్దాం ఇక్కడ మనము కొన్ని విషయాలను ప్రయత్నించి అర్థం చేసుకుంటాము ఇప్పుడు మనము 3వ ఉదాహరణ తీసుకుందాము ఇప్పుడు ఈ మూడవ ఉదాహరణకి మళ్ళీ 4 x 4 అసైన్మెంట్ సమస్య ఉంది మనము 4 5 9 మరియు 6అడ్డు వరుసలు లోని విలువలు తీసివేస్తాము మొదటి 3 నిలువు వరుసలకు 0 లు ఉన్నాయని కూడా మనము కనుగొన్నాము కాని 4వ నిలువు వరుసకు 0 లేదు కాబట్టి ఈ తగ్గినమాత్రికను పొందడానికి 4వ నిలువు వరుస నుండి కనిష్ట విలువను తీసివేయండి కాబట్టి ఇది మన తగ్గిన మాత్రిక కాబట్టి తగ్గిన మాత్రికలో అసైన్మెంట్లు ప్రారంభించండి ఇప్పుడు మొదటి అడ్డు వరుసలో రెండు 0 లు ఉన్నాయి కాబట్టి అసైన్మెంట్ చేయవద్దు 2వఅడ్డు వరుసలో మూడు 0 లు ఉన్నాయి కాబట్టి అసైన్మెంట్ చేయవద్దు 3వ అడ్డు వరుసలో రెండు 0 లు ఉన్నాయి కాబట్టి అసైన్మెంట్ చేయవద్దు కానీ 4వఅడ్డు వరుసలో ఒక 0 మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ ఒక అసైన్మెంట్ చేయండి కాబట్టి ఇదిమన అసైన్మెంట్ ఇదిమన అసైన్మెంట్ మరియు ఇది వెళుతుంది ఎందుకంటే మనము ఇక్కడ చేసాము ఇది వెళుతుంది ఇప్పుడు ఇది వెళుతుంది ఇప్పుడు 1వ నిలువు వరుసను చూడండి 1వ నిలువు వరుసకు ఒకే ఒక కేటాయించ దగిన 0 మాత్రమే ఉంది కాబట్టి అసైన్మెంట్ చేయండి కాబట్టి 1వ నిలువు వరుసకు ఇప్పుడు ఒక అసైన్మెంట్ ఉంది నేను ఈ బ్లాక్ను ఉపయోగించి బాక్స్ ను కూడా చూపిస్తాను మరియు ఇది కూడా వెళ్తుంది ఇప్పుడు మళ్లీ చూడండి రెండవ నిలువు వరుసకు ఇప్పటికేఅసైన్మెంట్ చేయబడిఉంది 3వనిలువు వరుసలో రెండు 0 లు ఉన్నాయి 4వ నిలువు వరుసలో రెండు 0 లు ఉన్నాయి కాబట్టిఅసైన్మెంట్ చేయవద్దు మళ్లీఅడ్డు వరుసలను పరిశీలించండి మొదటి అడ్డు వరుసలో రెండు 0 లు ఉన్నాయి 2వ అడ్డు వరుసలో రెండు 0 లు ఉన్నాయి కాబట్టిఇప్పుడుఅసైన్మెంట్ చేయవద్దు ఇప్పుడు మనకు ఎన్ని సున్నాలు అసైన్మెంట్ చేయబడలేదు లేదాకొట్టివేయలేదు ఇక్కడ బాక్స్ చేయడం అంటే అసైన్మెంట్ చేయడం క్రాస్డ్ అంటే అసైన్మెంట్కు సరిపోదు అని అర్థం కానీ ఇప్పుడు 0 లు వేలాడుతున్నాయి అందువల్ల మనము మన టికింగ్ మరియు లైన్ డ్రాయింగ్ విధానాన్ని ప్రారంభించలేము కాబట్టి ఇది జరగగల మూడవ విషయం కాబట్టి మనకు ఈ విషయం జరుగుతుంటే దానిని మనం ఏదో ఒక విధంగా పరిష్కరించుకోవాలి మరియుమనము ఏకపక్షంగాఅసైన్మెంట్ చేస్తాము కాబట్టిమనము ఏకపక్ష నియామకం చేస్తాము మరియుమనం కొనసాగలేము ఎందుకంటే ప్రతి అడ్డు వరుస మరియు ప్రతి నిలువు వరుసకు రెండు 0 ఉన్నాయి మరియు అన్ని 0 లు ఇంకా కేటాయించబడలేదు లేదా cross చేయలేదు ఇప్పుడు టై ఉంది కాబట్టి దానిని ఏకపక్షంగా విచ్ఛిన్నం చేసిఅసైన్మెంట్ చేయండి ఇప్పుడుమనం ఇక్కడ ఒక నియామకం చేయబోతున్నామని చెప్పాము కాబట్టి ఇది ఏకపక్ష నియామకం మనము 4లో దేనినైనా అసైన్మెంట్ చేయగలము కాబట్టి మనము ఈ అసైన్మెంట్ చేస్తాము ఇది స్వయంచాలకంగా వెళుతుంది ఇది వెళ్తుంది మరియు ఇది వెళ్తుంది ఆఅసైన్మెంట్ చేయడం ద్వారా ఇది కూడా వెళ్తుంది మరియు ఇది కూడా వెళ్తుంది కాబట్టి ఇప్పుడు 2వఅడ్డు వరుస లేదా 4వనిలువు వరుసలో ఒకే ఒక అసైన్మెంట్ చేయగలిగే 0 మాత్రమే ఉంది మరియు అక్కడ అసైన్మెంట్ చేయండి ఒకే ఒక అసైన్మెంట్ చేయగలిగే 0 మాత్రమే ఉంటుంది మరియు అక్కడ అసైన్మెంట్ చేయండి కాబట్టి ఇప్పుడు మనం ఏమి చేసాము అంటే మనము ఈ దశకు చేరుకున్నప్పుడు మనకు రెండు 0 లు ఉన్నప్పుడు 4లో దేనినైనా ఎంచుకోవడం ద్వారా మనము ఆ టైను ఏకపక్షంగా విచ్ఛిన్నం చేయగలిగాము మనము దీనిని ఎంచుకున్నాము మరియు స్వయంచాలకంగా దీన్ని పొందాము మనము ఇది లేదా ఇది ఎంచుకుంటే మనకు మరొకటి లభించేది కాబట్టి రెండు అవకాశాలు ఉన్నాయి మరియు దానిని విచ్ఛిన్నం చేసి ఏకపక్ష మార్గం ఒకటి ఇవ్వబడింది కాబట్టి మనకు ప్రత్యామ్నాయ వాంఛనీయత ఉంది కాబట్టి ఒక అవకాశం ఏమిటంటేపరిష్కారంలో 1 3 మరియు 2 4 ఉన్నాయి ఒక భాగం X13 X24 పరిష్కారంలో ఉంది మరొకటి X14 మరియు X23 పరిష్కారంలో ఉన్నాయి ఉదాహరణకు మొదటి పరిష్కారం ఈ 2 1 3 మరియు 2 4 రెండవ పరిష్కారం 1 4 మరియు 2 3 లో ఉన్నాయి కాబట్టి ప్రత్యామ్నాయ వాంఛనీయత ఉంది మరియు రెండూ 27 విలువను ఇస్తాయి ఉదాహరణకు ఒకవేళ మనము ప్రారంభ పరిష్కారానికి తిరిగి వెళితే మనము అసలు పరిష్కారం జరిగిందిఅని గ్రహించాము మనము ఈ అసైన్మెంట్ చేసినప్పుడు ఇది మన మొదటి అసైన్మెంట్ అనిమనము గ్రహించాము ఇది వెళుతుంది ఇది మన రెండవ అసైన్మెంట్ ఇది వెళ్తుంది ఆపైమనకు టై పరిస్థితి ఉంది కాబట్టిమనము ఈ కలయికను ఎంచుకోవచ్చు మిగతా రెండు వెళ్తాయి లేదా మనము ఈ కలయికను ఎంచుకోవచ్చు కాబట్టిమన ఖర్చు ఈ 9 మరియు ఈ 6 ఈ రెండు స్థానాలకు అనుగుణంగా ఉంటుంది మరియు ఇది 4 8 లేదా 5 7 కాబట్టి 4 8 12 12 9 21 6 27 మరియు 4 8 5 7 కాబట్టి మనకు ప్రత్యామ్నాయ వాంఛనీయత లభిస్తుంది మరియు వాటి విలువ 27 గా ఉంటుంది కాబట్టి మనకు రెండు కూడా ప్రత్యామ్నాయ వాంఛనీయత27 విలువలుగా ఇస్తాయి అసైన్మెంట్ సమస్యకు ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి వాస్తవానికి ఇప్పటివరకు సమాన సంఖ్యలో వ్యక్తులు మరియు ఉద్యోగాలు ఉన్న అసైన్మెంట్ సమస్యలను చూశాము ఇప్పటి వరకు మన అన్ని ఉదాహరణలలో 4 x 4 మాత్రమే చూశాము ఇప్పుడు అక్కడ కేవలం మూడు ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి కాని నలుగురు వ్యక్తులు ఉన్నారు వంటి పరిస్థితులు ఉండవచ్చా అక్కడ నాలుగు ఉద్యోగాలుమరియు ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఉన్న పరిస్థితి ఉందా ఇప్పుడు అసమానత ఉన్న రెండు సంస్థలు ఉండే పరిస్థితి ఉంటుంది మనం దానిని అసైన్మెంట్ సమస్యగా ఇంకా పరిష్కరించగలమా అనేది చూడబోయే తదుపరి విషయం కాబట్టి మనము దానిని తదుపరి పాఠంలో పరిశీలిద్దాము